నమస్తే ఇన్వెంటరీ వాల్యుయేషన్లో తదుపరి మాడ్యూల్ 3 2 ను ప్రారంభిద్దాం మునుపటి మాడ్యూళ్ళ లోని అంశాలను మీరు గుర్తుంచుకుంటారని నేను ఆశిస్తున్నాను అంతకుముందు మనము బ్యాలెన్స్ షీట్ గురించి చర్చించాము లాభం మరియు నష్టం ఖాతా గురించి కూడా చర్చించాము మరియు గత రెండు సెషన్లలో తరుగుదల దాని గణన మరియు తరుగుదల యొక్క వివిధ పద్ధతుల గురించి కూడా చర్చించాము ఈ రోజు మనం పి ఎల్ విలువను పరిశీలిస్తాము ఇప్పుడు మీరు ఇన్వెంటరీ ద్వారా ఏమి అర్థం చేసుకుంటారు దీనిని స్టాక్ అని కూడా అంటారు కాబట్టి ఇది సాధారణ వ్యాపారంలో అమ్మకానికి ఉంచబడిన స్పష్టమైన ఆస్తిని తయారు చేయడానికి ప్రాసెస్ చేయబడుతుంది ప్రాసెసింగ్ సమయంలో అది పూర్తి కాకపోతే అప్పుడు ఇది పూర్తయిన వస్తువు కాదు ముడి పదార్థం కాదు అప్పుడు మేము దానిని పురోగతిలో ఉన్న పనిగా అంటే వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కోసం ఉద్దేశించిన కొనుగోలు చేసిన వస్తువుల స్టాక్ అని కూడా పిలుస్తారు ఇప్పుడు ఇవి కాకుండా నిర్వహణ ప్రయోజనాల కోసం కొన్ని వస్తువులు సంస్థలో భద్రపరచవచ్చు అవి విడిభాగాలలో భాగంగా విడిభాగాల ఇన్వెంటరీ లో కొంత భాగం లేదా అటువంటి రకమైన స్టాక్లను కూడా ఏర్పాటు చేస్తాయి కాబట్టి ఇన్వెంటరీ అంటే ఇదే ఇప్పుడు ఉదాహరణకు మీరు కొంత భూమిని కలిగి ఉంటే అది ఇన్వెంటరీ అవుతుందా మనము దానిని ఇన్వెంటరీగా వర్గీకరించవచ్చా దీనికి సమాధానం "కాదు " ఎందుకంటే భూమి స్థిరఆస్తి సాధారణంగా భూమి ని రీసేల్ కోసం కొనరు మీరు భూమిని కొనుగోలు చేస్తారు మీరు దీనిని నిర్మాణ అవసరాల కోసం ఉపయోగిస్తారు లేదా మీరు దానిని ఫ్యాక్టరీ కోసం ఉపయోగించవచ్చు లేదా మీరు దానిని మీ దుకాణం కోసం ఉపయోగించవచ్చు కాబట్టి భూమి ఒక స్థిరమైన ఆస్తిగా ఉపయోగించబడుతుంది మరియు త్వరగా తిరిగి అమ్మబడదు కాబట్టి భూమి సాధారణంగా ఇన్వెంటరీ లో భాగం కాదు ఇప్పుడు నేను సాధారణంగా ఈ పదాన్ని ఉపయోగిస్తున్నాను కాబట్టి ఏ సందర్భాలలో ఇది ఇన్వెంటరీ లో భాగం అవుతుంది ఎవరైనా చెప్పగలరా నిర్మాణంలో ఉన్న ఒక సంస్థకు మీలో కొందరు సరైన సమాధానాలు ఇస్తున్నారని నేను అనుకుంటున్నాను బిల్డర్లకు డెవలపర్లకు అటువంటి కంపెనీల కు భూమి ఒక ఇన్వెంటరీ కాబట్టి వారు భూమిని కొంటారు తిరిగి లాభానికి అమ్ముతారు లేదా వారు భూమిని కొంటారు దానిపై కొన్ని ఫ్లాట్లు లేదా షాపులు లేదా గోడౌన్లను నిర్మిస్తారు తరువాత వారు దానిని తుది ఉత్పత్తులుగా అమ్ముతారు కాబట్టి వారికి భూమి ఇన్వెంటరీ అవుతుంది కాని అవి కాకుండా భూమిని ఇన్వెంటరీ గా వర్గీకరించకూడదు ఎందుకంటే మనము ఇన్వెంటరీ ని సాధారణ వ్యాపార క్రమంలో విక్రయించే వస్తువులుగా నిర్వచించాము ఇప్పుడు మరో ఉదాహరణ కార్లు మీరు కార్లను ఇన్వెంటరీ గా పరిగణించగలరా కార్లు సొంత ఉపయోగం కోసం ఉద్దేశించినవి కాబట్టి అవి వాహనాలుగా వర్గీకరించబడతాయి మరియు లెక్కించగలిగిన స్థిర ఆస్తులుగా పరిగణించబడతాయి కొన్ని కంపెనీల కు మాత్రమే కారు ఇన్వెంటరీ ఏ కంపెనీకి ఉదాహరణకు టాటా మోటార్లు వారు కారు తయారీదారులు లేదా మారుతి సుజుకి వారు కూడా కారు తయారీదారులు వారు కారు తయారీదారులు కాబట్టి స్పష్టంగా వారికి కారు ఒక ఇన్వెంటరీ కార్ల డీలర్లకు కూడా వారు కార్ల కొనుగోలు మరియు అమ్మకం చేస్తుంటారు వారికి కారు ఇన్వెంటరీ కానీ మిగతా వారందరికీ అలా కాదు కాబట్టి మీకు బాగా అర్థమైంది అనుకుంటాను సాధారణంగా కొన్న మరియు అమ్మిన ఏ వస్తువునైనా లేదా మీరు ముడిసరుకును ప్రాసెస్ చేసి విక్రయించి నట్లయితే అప్పుడు ముడిసరుకుగా ఉన్న వస్తువులు వాటిని ఇన్వెంటరీ అని పిలుస్తారు ఇప్పుడు లూజ్ టూల్స్ లేదా మెయింటెనెన్స్ సామాగ్రి వంటి చాలా చిన్న వస్తువులు కూడా ఇన్వెంటరీలో భాగం ఎందుకంటే అవి కూడా వస్తుఉత్పత్తిలో కలిసిపోతాయి కాకపోతే మెషినరీ విడిభాగాలను ఉంచుకుంటే అటువంటి వస్తువులను స్థిర ఆస్తులుగా వర్గీకరించాలి ఎందుకంటే అవి అమ్మకం కోసం ఉద్దేశించినవి కావు ఇప్పుడు ఇన్వెంటరీ యొక్క విలువ గణన చాలా ముఖ్యం ఎందుకంటే బ్యాలెన్స్ షీట్లోని ఆస్తుల జాబితాలో ఇన్వెంటరీ ఒకటి కాబట్టి ఏదైనా అధిక మూల్యాంకనం చేస్తే మీరు ఆస్తి యొక్క విలువను అధికంగా చూపుతున్నారని అర్థం మీరు ఇన్వెంటరీ విలువను తక్కువగా చూపిస్తే అది కూడా తప్పు ఎందుకంటే మీరు మీ ఆస్తుల విలువను తక్కువగా చూపిస్తున్నారు మరియు ఇది చాలా ముఖ్యమైన అంశం ఎందుకంటే ఇది ఒక వైపు మన బ్యాలెన్స్ షీట్ ను ప్రభావితం చేస్తుంది అలాగే పి ఎల్ ఖాతాను కూడా ప్రభావితం చేస్తుంది ఎందుకంటే ఇన్వెంటరీ పి ఎల్ స్టేట్ మెంట్ లో కూడా చూపించబడుతుంది ఇన్వెంటరీ లో ఎటువంటి మార్పు చేసినా అది పి ఎల్ స్టేట్మెంట్లో ప్రతిబింబిస్తుందని గుర్తు పెట్టుకోవాలి కాబట్టి ఇది ఒక నిర్దిష్ట కాలానికి లాభం లేదా నష్టాన్ని ప్రభావితం చేస్తుంది ఈ కారణంగా ఇన్వెంటరీ యొక్క సరైన మదింపు చేయడానికి సరైన సూత్రాలను వర్తింపచేయడం చాలా ముఖ్యం కాబట్టి ఇన్వెంటరీ ఖర్చుని ఎలా లెక్కిస్తారో పరిశీలిద్దాము ఇన్వెంటరీ ఖర్చు లో ఒక స్పష్టమైన భాగం మనం కొనుగోలు చేసిన ఖర్చు లేదా సముపార్జన ఖర్చు మీరు 20000 కి ముడిసరుకును కొనుగోలు చేసినట్లయితే 20000 రూపాయలకు అమ్మకందారుడి నుండి బిల్లు వస్తుంది అది ఇన్వెంటరీ ఖర్చు అవుతుంది కానీ అది కాకుండా మనము మరికొన్ని ఖర్చులను చేర్చుదాము మనము ఒక ప్రాంతంలో కొన్ని ఇంకో ప్రాంతానికి తీసుకువస్తున్నామని అనుకుందాం కొన్న సరుకును ఫ్యాక్టరీకి లేదా స్టోరేజ్ గోడౌన్కు తీసుకురావడానికి కొంత రుసుము చెల్లిస్తున్నాము అప్పుడు సరుకును ఫ్యాక్టరీ లేదా గోడౌన్ లోపలికి తీసుకెళ్లడానికి చేసే ఖర్చు కూడా జతచేయబడుతుంది ఇన్వెంటరీ ఖర్చు కేవలం కొనుగోలు ఖర్చు మాత్రమే కాదు కొనుగోలు చేసిన వస్తువు అసలు ప్రాంతానికి చేరేవరకు అయ్యే ఖర్చులన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి మీరు స్థానాన్ని మారుస్తుంటే అది జాబితా ఖర్చుకు జతచేయబడుతుంది వస్తువు యొక్క రూపం మారితే ఆ ఖర్చులు కూడా జోడించబడతాయి కాబట్టి ఉదాహరణకు మనము రూ 20000 ముడిసరుకును కొనుగోలు చేసాము వస్తువు రవాణా కోసం రూ 1000 ఖర్చు చేసాము కాబట్టి 20000 ప్లస్ 1000 ఇప్పుడు ఖర్చు 21000 అప్పుడు ముడి పదార్థాన్ని పూర్తి చేసిన వస్తువులుగా మార్చడానికి మనము 5000 రూపాయలు ఖర్చు చేశామని అనుకుందాం ఇప్పుడు మనము పూర్తి చేసిన వస్తువుల ఇన్వెంటరీ కి విలువ కడుతున్నాం కాబట్టి 20000 ప్లస్ 1000 ప్లస్ 5000 ను తీసుకుంటాము కాబట్టి ఇన్వెంటరీ విలువ 26000 అవుతుంది కాబట్టి స్థానం యొక్క మార్పు లేదా వస్తువు రూపం యొక్క మార్పు కోసం ఖర్చు చేసిన మొత్తం ఇన్వెంటరీ ఖర్చును లెక్కించడానికి జోడించవచ్చు వస్తువు పరిస్థితి యొక్క మార్పులో ఫినిషింగ్ను చేయడం లాంటి మరికొన్ని విషయాలు ఉండవచ్చు దానిపై మనము కొన్ని అదనపు వస్తువులను జోడించవచ్చు లేదా ప్యాకింగ్ను మార్చవచ్చు ఈ ఖర్చులన్నీ ఇన్వెంటరీ ఖర్చుకు జోడించవచ్చు ఇప్పుడు అకౌంటింగ్ స్టాండర్డ్ 2 ఉంది మరియు కొత్త సిరీస్లో ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ 2 అని ఉంది అది ఇన్వెంటరీ యొక్క విలువను ఎలా లెక్క చేయాలో నిర్వచిస్తుంది కాబట్టి AS 2 ప్రకారం ఇన్వెంటరీ కి కొనుగోలు ధర లేదా నికర వాస్తవిక విలువ ఏది తక్కువగా ఉందో ఆ విలువ ను కేటాయించాలి తరుగుదల గురించి చర్చించేటప్పుడు మనము కొన్ని భావనలను చర్చించాము మరియు ఒక భావన ఇన్వెంటరీ విలువ యొక్క మదింపుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని తెలుసుకున్నాము ఆ భావన మీకు గుర్తుందా అది సంప్రదాయవాదం అనే భావన సాంప్రదాయికత భావన ప్రకారం ఇన్వెంటరీ ఖర్చు రూ 26000 ఉంటే దాని మార్కెట్ విలువ రూ 22000 కి పడిపోయింది అనుకుందాం అప్పుడు మనము బ్యాలెన్స్ షీట్లో 26000 తీసుకోము దానిని 22000 వద్ద మాత్రమే రికార్డ్ చేస్తాము ఒకవేళ ఇన్వెంటరీ ఖర్చు 26000 అయితే దాని మార్కెట్ విలువ 29000కి పెరిగింది అనుకుందాము అంటే మనకు 3000 రూపాయల లాభం వచ్చే అవకాశం ఉంది కాని లాభం ఇంకా అవాస్తవంగా ఉంది అందువలన మనము ఇన్వెంటరీ విలువ 26000 వద్ద మాత్రమే రికార్డ్ చేస్తాము కాబట్టి ఇన్వెంటరీ వాల్యుయేషన్ కోసం "ధర లేదా నికర వాస్తవిక విలువ" వీటిలో ఏది తక్కువగా ఉందో అది పరిగణలోకి తీసుకుంటాము కాబట్టి ఖర్చు అంటే ఏమిటో మీరు అర్థం చేసుకున్నారు కాని నికర వాస్తవిక విలువ అంటే మీరు ఏమి అర్థం చేసుకున్నారు మీలో ఎవరైనా చెప్పగలరా ఇది మార్కెట్ విలువకు చాలా దగ్గరగా ఉంటుంది కానీ మార్కెట్ విలువకు స్వల్ప సర్దుబాటు ఉంది నికర వాస్తవిక విలువ అనేది సాధారణ వ్యాపారంలో ఒక వస్తువు యొక్క అంచనా వేయబడిన అమ్మకపు ధర స్లైడ్ సమయం చూడండి 0949 కాబట్టి మీరు వస్తువు విలువను అమ్మకపు ధర వద్ద రికార్డ్ చేస్తే మేము దానిని తీసుకుంటాము కాని మీరు వస్తువును అమ్మడానికి కొంత ఖర్చు చేయాల్సి ఉంటుంది కాబట్టి అంచనా వేయబడిన అమ్మకపు ధర నుండి అమ్మకాన్ని పూర్తి చేయడానికి అవసరమైన ఖర్చును మైనస్ చేయాలి ఆ ఖర్చులు కమీషన్ కావచ్చు ప్యాకింగ్ ఖర్చులు కావచ్చు ఎందుకంటే ఈ ఖర్చులను మనం విడిగా కస్టమర్ నుండి వసూలు చేయలేము కాని ఖర్చు చేయవలసి ఉంటుంది ఈ ఖర్చును మార్కెట్ విలువ నుండి తీసేస్తే మనకు నికర వాస్తవిక విలువ వస్తుంది కాబట్టి నికర వాస్తవిక విలువ సాధారణ వ్యాపార క్రమంలో ఒక నిర్దిష్ట వస్తువును విక్రయిస్తే మీరు తిరిగి పొందే మొత్తాన్ని సూచిస్తుంది ఇప్పుడు నికర వాస్తవిక విలువను లెక్కించడానికి చాలా సరళమైన కేసును తీసుకుందాం ఇప్పుడు 19 20 సంవత్సరాంతానికి సెమీ ఫినిష్డ్ ప్రొడక్ట్ ధర 70000 అనుకుందాం దాన్ని పూర్తి చేయడానికి మనం ఇంకా 10000 రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది మరియు ఆ ఉత్పత్తిని 60000 వద్ద అమ్మవచ్చు కానీ మళ్ళీ అమ్మకపు ధరపై 5 శాతం కమీషన్ చెల్లించాలి ఇప్పుడు 19 మరియు 20 తో ముగిసిన సంవత్సరానికి బ్యాలెన్స్ షీట్లో ఇన్వెంటరీ విలువ ఎంత ఉంటుంది మీరు ఇన్వెంటరీ విలువ ఎంత నిర్ణయిస్తారు 70000 అనుకుంటున్నారా లేక 60000 అనుకుంటున్నారా లేదా ఇంకేదైనా విలువ నిర్ణయిస్తారా ఎందుకంటే మీరు చూడగలిగినట్లుగా ఖర్చు 70000 అయితే దాని అమ్మకపు ధర దురదృష్టవశాత్తు 60000 మాత్రమే కాబట్టి మీరు 60000 విలువ తీసుకుంటారా వాస్తవానికి మీరు ఎన్ఆర్వి లేదా నెట్ రియలైజబుల్ విలువను లెక్కించాల్సి ఉంటుంది ఇప్పుడు మనం ఏ విధంగా నూ 70000 ధరను పరిగణించలేము ఎందుకంటే మార్కెట్ విలువ 70000 కన్నా తక్కువ కాబట్టి మనం అమ్మకపు ధర 60000 తో ప్రారంభించుదాం ఇప్పుడు ఇవి సెమీ ఫినిష్డ్ వస్తువులు వీటిని ఫినిష్డ్ ప్రొడక్ట్స్ గా మార్చడానికి 10000 రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది ఇంకా అమ్మకాలపై 5 శాతం కమీషన్ చెల్లించాలి అంటే 60000 x 5 శాతంగా అనగా 3000 ఇప్పుడు ఇన్వెంటరీ విలువను లెక్కిద్దామా 60000 మైనస్ 10000 మైనస్ 3000 47000 అంటే మీరు ఆ వస్తువును పూర్తి చేసి విక్రయించినట్లయితే మీకు 47000 వస్తుంది కానీ మీకు అయ్యే ఖర్చు 70000 కానీ బ్యాలెన్స్ షీట్లో మనము 47000 మాత్రమే రికార్డ్ చేయబోతున్నాం ఖర్చు లేదా ఎన్ఆర్వి ఏది తక్కువగా ఉందో అది బ్యాలెన్స్ షీట్ లో ఇన్వెంటరీ విలువ అవుతుంది ఇప్పుడు కేవలం చర్చ కోసం అనుకుందాం ఈ వస్తువు యొక్క ధర 40000 అయి ఉంటే మనం ఏమి చేసి ఉంటాము మనం ఇంకా ఈ 60 మైనస్ 10 మైనస్ 3 నికర వాస్తవిక విలువ 47 అని లెక్క చేస్తాము కాని దాని కొనుగోలు ఖర్చు 40000 కాబట్టి 47000 లేదా 40000 ఒక దానిని ఎంచుకోవాలి ఈ సందర్భంలో మనం 40000 ని ఎంచుకుంటాం కాబట్టి ఇన్వెంటరీ వాల్యుయేషన్ లో ఇది ఒక ముఖ్యమైన ప్రాథమిక నియమం ఇది ఎల్లప్పుడూ తక్కువ ఖర్చు లేదా NRV ఎంచుకోమని చెబుతుంది ఇప్పుడు ఇన్వెంటరీ యొక్క మూల్యాంకనం కోసం కొన్ని పద్ధతులు ఉన్నాయి వాటి గురించి కూడా మనం చర్చిద్దాము ఇప్పుడు ఖర్చును ఎలా లెక్కించాలో మనం ఇప్పటికే చూసిన ఐదు పద్ధతులు ఉన్నాయి కానీ మార్కెట్ విలువను లెక్కించేటప్పుడు మనము మరింత సాంకేతికతలలోకి వెళ్ళాలి కాబట్టి మనము నిర్దిష్ట గుర్తింపు అనే ఐదు ముఖ్యమైన పద్ధతులను చర్చించబోతున్నాము ఇప్పుడు వస్తువు గుర్తించదగినది అయినప్పుడు దాని విలువ కట్టడం చాలా సరళంగా ఉంటుంది దాని ఖర్చు ఎంత ఉంటుందో మనకు తెలుసు కాబట్టి మీరు పెయింటింగ్ తయారు చేస్తున్నారని అనుకుందాం లేదా మీరు వ్యక్తిగతీకరించిన కష్టమైజ్డ్ ఉత్పత్తి లాంటిది తయారు చేస్తున్నారని అనుకుందాం లేదా మీరు కారును విక్రయిస్తుంటే సాధారణ కారు కాదు ఇది డిజైనర్ కారు అలాంటి సందర్భాల్లో ఇది చాలా ఖరీదైనది ఆ వస్తువును గుర్తించవచ్చని మీకు తెలుసు మరియు ఆ వస్తువు యొక్క ధరను మీరు తెలుసుకోవచ్చు కానీ చాలా సందర్భాల్లో మీరు బల్క్ ప్రొడక్షన్ చూస్తారు వేలాది లేదా కొన్ని సందర్భాల్లో నిరంతరం లక్షల యూనిట్లు ఉత్పత్తి చేస్తున్నారు అప్పుడు విలువ తెలుసుకోవడం అసాధ్యమైన పని అవుతుంది మరియు అటువంటి సందర్భాల్లో ఒక నిర్దిష్ట వస్తువు యొక్క ధరను తెలుసుకోవడం మనకు అసాధ్యం మనం వస్తువును గుర్తించగలిగితే ఎల్లప్పుడూ నిర్దిష్ట గుర్తింపు పద్ధతిని ఉపయోగించవచ్చు కాని మనం గుర్తించలేని చోట మనం ఇతర పద్ధతుల కోసం వెళ్ళవలసి ఉంటుంది చాలా ప్రజాదరణ పొందిన పద్ధతి మరియు ఆమోదయోగ్యమైన పద్ధతి ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ దీని ప్రకారము మొదట వచ్చినది మొదటి గా వెళుతుంది ఇప్పుడు FIFO పద్ధతిని పరిశీలిద్దాము మన దగ్గర పాత వస్తువులు 50 కొత్త వస్తువులు 200 వచ్చాయని అనుకుందాం మనము ఒక నిర్దిష్ట వారంలో లేదా ఒక నెలలో 30 వస్తువులను వినియోగదారునికి సరఫరా చేశామని అనుకుందాము కాబట్టి 50 వస్తువులు ఉన్నాయి కొత్తవి 200 వస్తువులు వచ్చాయి మరియు 30 వస్తువులు బయటికి వెళ్తున్నాయి ప్రారంభ జాబితాలో 50 వస్తువులు ఇప్పటికే ఉన్నందున జారీ చేయబడిన 30 వస్తువులు ప్రారంభ జాబితా నుండి జారీ చేయబడి ఉండాలి కాబట్టి ఇది ఒక సాధారణ క్యూయింగ్ విధానం మనము క్యూలో నిలబడి ఉంటే ఎవరు మొదట వచ్చారో వారికి మొదట టికెట్ లభిస్తుంది తరువాత రెండవ వారికి తరువాత మూడవ వారికి ఆ విధంగా పంపిణీ జరుగుతుంది కాబట్టి జాబితాలో ఒక వస్తువు వచ్చినప్పుడల్లా రశీదుల కాలక్రమం ప్రకారం మనము దానిని అదే క్రమంలో ఇస్తాము వాస్తవానికి ఉత్పత్తి చేసిన యూనిట్లు రాండం గా చెల్లాచెదురుగా ఉండవచ్చని గుర్తుంచుకోండి ఎందుకంటే అన్ని యూనిట్లు కలిసిపోయి ఉన్నాయి మరియు ఇది భారీ ఉత్పత్తి ప్రదేశంలో దృశ్యం కాబట్టి ఏ వస్తువు క్రొత్తది మరియు ఏ వస్తువు పాతదో మనకు ఖచ్చితంగా తెలియదు కాని వాల్యుయేషన్ కోసం పాత వస్తువులను మొదట జారీ చేశామని మనము అనుకుంటాము అందుకని ఆ వస్తువులకు పాత ఇన్వెంటరీ విలువను అంటే పాత కొనుగోలు ఖర్చును కేటాయిస్తాము మరియు మిగిలిన తులనాత్మకంగా కొత్త వస్తువులకు కొత్త కొనుగోలు ఖర్చును కేటాయిస్తాము మీకు అర్థం అవుతున్నదా మనము ఒక సాధారణ ఉదాహరణను పరిశీలిద్దాము ఇప్పుడు ఒక నిర్దిష్ట నెలలో డేటా ఇలా ఉంది అని అనుకుందాం ఇప్పుడు రశీదు తేదీ మీకు తెలుసు ఇవి కొనుగోలు చేసిన యూనిట్లు మరియు ధర కూడా తెలుసు కాబట్టి మనము 5 వ తేదీన 7 రూపాయలు వద్ద 5000 యూనిట్లను కొనుగోలు చేసాము తరువాత 12 వ తేదీన 3000 యూనిట్లను 9 రూపాయలు వద్ద మరియు 20 వ తేదీన 6900 యూనిట్లను 9 రూపాయలు వద్ద కొనుగోలు చేసాము ఆ తరువాత 22 వ తేదీన మరియు 8000 యూనిట్లు 11 రూపాయలు వద్ద మరియు 27 వ తేదీన 2000 యూనిట్లు 13 రూపాయలు వద్ద కొనుగోలు చేసాము అంటే ఒక నెలలో ఐదు వేర్వేరు కొనుగోళ్లు ఉన్నాయి మరియు మనకు యూనిట్లు సంఖ్య మరియు ధరలు తెలుసు ఇప్పుడు నెలలో 20000 యూనిట్లు జారీ చేయబడ్డాయి మరియు స్టాక్ ముగింపు విలువను మనము నిర్ణయించాలి నెలలో 20000 యూనిట్లు జారీ చేయబడినందున అవి ఏవైనా వాటి నుండి కావచ్చు అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు కాని వాల్యుయేషన్ కోసం మనం తప్పక తెలుసుకోవాలి లేదా అవి ఏ లాట్ నుండి జారీ చేయబడుతున్నాయో మనం అంచనా వేయాలి లేదా ఊహించుకోవాలి ఐదు లాట్లు ఉన్నందున మనము ఫిఫో ఆధారంగా వస్తువులు జారీ చేద్దాము చాలా పాత వస్తువులు లేదా మొదటగా కొనుగోలు చేసినవి మొదట జారీ చేయబడతాయి కాబట్టి మనము మొదట 5000 తరువాత 3000 తరువాత 6000 తరువాత 6000 ఈ విధంగా 20000 యూనిట్లు జారీ చేయబడతాయి మరియు మిగిలిన వస్తువులు అవి కొత్త వస్తువులు అవి స్టాక్లోనే ఉంటాయి ఇప్పుడు క్లోజింగ్ స్టాక్ 4900 యూనిట్లు కాబట్టి మనము మొత్తం కొనుగోళ్లు 5000 ప్లస్ 3000 ప్లస్ 6900 ప్లస్ 8000 మరియు ప్లస్ 2000 నుండి జారీ చేసిన 20000 యూనిట్లను తీసి వేసాము కాబట్టి మొత్తం 24900 వస్తువులు అందుబాటులో ఉన్నాయి మరియు 20000 జారీ చేయబడ్డాయి కాబట్టి 4900 ఇప్పుడు స్టాక్లో ఉన్నాయి అంటే 5 12 మరియు 20 తేదీలలో కొనుగోలు చేసినవి పూర్తిగా జారీ చేయబడ్డాయి క్రొత్తవి స్టాక్లో ఉంటాయి కాబట్టి తాజా యూనిట్లు ఏవి 27 వ తేదీన 13 రూపాయల చొప్పున కొనుగోలు చేసిన 2000 యూనిట్లు ఒక తాజా లాట్ మరియు మన దగ్గర 4900 యూనిట్లు స్టాక్ ఉన్నందున 2000 యూనిట్లు 27 వ తేదీన కొనుగోలు చేసినవి మిగిలిన 2900 22 వ తేదీన కొనుగోలు చేసినవి ఉన్నట్టు కాబట్టి మీకు అర్థం అవుతుందా 27 వ తేదీన కొనుగోలు చేసిన 2000 యూనిట్లు 22 న కొనుగోలు చేసిన 2900 యూనిట్లు స్టాక్ లో ఉన్నాయి ఇప్పుడు మనం స్టాక్ ని వాల్యుయేషన్ చేద్దాము 2000 x 13 2900 x 11 ఇది మన క్లోజింగ్ స్టాక్ విలువ ఇప్పుడు మనం LIFO ఉపయోగిస్తుంటే ఏమి జరిగి ఉండేది LIFO అంటే ఇది మూడవ పద్ధతి లిఫో పద్ధతిలో చివరి అంశాలు మొదట జారీ చేయబడతాయి ఈ పద్ధతి ప్రకారం కొత్తగా కొనుగోలు చేసిన అన్ని వస్తువులు ముందుగా జారీ చేయబడతాయి కాబట్టి 5 వ తేదీన కొనుగోలు చేసిన 5000 యూనిట్ల పురాతన స్టాక్లోని యూనిట్లు మాత్రమే మిగులుతాయి 5000 యూనిట్లను 7 రూపాయలకు కొనుగోలు చేశాము కాబట్టి నేను నా స్టాక్ను 5000 లాట్ కొన్నప్పుడు ఉన్న యూనిట్ విలువ రికార్డ్ చేశాను అంటే 4900 x 7 అప్పుడు స్టాక్ విలువ చాలా తక్కువగా ఉండేది కాబట్టి FIFO లేదా LIFO పద్ధతులను ఉపయోగించడం ద్వారా స్టాక్ విలువ లో మార్పులు వస్తాయి Now we will just it have a look at the LIFO method So as I have just explained you in LIFO method the assumption is the latest goods are issued out first ఉదాహరణకు ఇక్కడ వివిధ తేదీలు ఇవ్వబడ్డాయి ఆ తేదీని కొనుగోలు చేసిన యూనిట్లు మరియు కొనుగోలు ధరలు ఇవ్వబడ్డాయి నెలలో 22000 యూనిట్లు జారీ చేయబడ్డాయి ఇప్పుడు LIFO పద్ధతిలో క్లోజింగ్ స్టాకు విలువ లెక్కించాలి కాబట్టి మనం ఏమి చేస్తాం మొదట మొత్తం కొనుగోళ్లను పరిశీలిస్తాము వాటినుండి 22000 యూనిట్లు తగ్గిద్దాం అంటే స్టాక్లో 5500 యూనిట్లు అందుబాటులో ఉన్నాయని మనకు తెలుసు ఎలా మొత్తం 3000 ప్లస్ 6000 ప్లస్ 2500 ప్లస్ 7000 ప్లస్ 9000 ఇవి మొత్తం కొనుగోళ్లు వీటి నుండి జారీ చేయబడ్డ 22000 యూనిట్లు తీసివేస్తే 5500 యూనిట్లు వస్తాయి కాబట్టి మొత్తం కొనుగోళ్లు 27500 మైనస్ 22000 కాబట్టి నేను 5500 యూనిట్ల స్టాక్ కలిగి ఉన్నాను ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే స్టాక్ లో పాత వస్తువులు ఉన్నాయా లేదా క్రొత్త వస్తువులు ఉన్నాయా FIFO పద్ధతిలో పాత వస్తువులు జారీ చేయబడ్డాయి మరియు క్రొత్త వస్తువు స్టాక్లో ఉందని అనుకున్నాము ఇక్కడ LIFO లో తాజా అంశాలు ఇప్పటికే జారీ చేయబడ్డాయి మరియు పురాతన వస్తువులు స్టాక్లో ఉన్నాయని భావించబడుతుంది మన స్టాక్ ఇప్పుడు 5500 అయినందున ఈ నాలుగు కొనుగోళ్లు ఇప్పటికే జారీ చేయబడ్డాయి అని అనుకుంటాము కాని 2 వ తేదీన 16 రూపాయలు వద్ద కొనుగోలు చేసిన 3000 పురాతన యూనిట్లు ఇప్పటికీ స్టాక్లో ఉన్నాయి మరియు 10 వ తేదీన 20 రూపాయలు వద్ద కొనుగోలు చేసిన మరో 2500 యూనిట్లు కూడా స్టాక్లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మీరు చూడవచ్చు 2 వ తేదీన 3000 యూనిట్లు 10 వ తేదీన 2500 యూనిట్లను కొనుగోలు చేశారు కాబట్టి స్టాక్ ఇప్పుడు 3000 x 16 మరియు 2500 x 20 గా ఉంది కాబట్టి క్లోజింగ్ స్టాక్ విలువ 98000 మీకు అర్థమవుతుందా కాబట్టి ఇప్పుడు మీరు LIFO మరియు FIFO పద్ధతిని అర్థం చేసుకుంటే ఏ పద్ధతి మీకు క్లోజింగ్ స్టాక్ యొక్క ఎక్కువ విలువను ఇస్తుంది సాధారణంగా ధరలు పెరుగుతున్నందున మీరు ఇక్కడ చూడగలిగినట్లుగా చాలా సందర్భాల్లో ధరలు నెమ్మదిగా పెరుగుతున్నాయని మీరు చూడవచ్చు FIFO లో ఏమి జరుగుతుంది పాత వస్తువులు జారీ చేయబడతాయి మరియు క్రొత్త వస్తువులు స్టాక్స్ లో ఉంటాయి కాబట్టి సాధారణంగా స్టాక్ విలువ కొంచెం ఎక్కువ ఉంటుంది మరియు ఈ స్టాక్ విలువ మార్కెట్ విలువకు దగ్గరగా ఉంటుంది అందుకే సాధారణంగా LIFO కంటే FIFO పద్ధతిని ఇష్టపడతారు LIFO పద్ధతిలో తాజా యూనిట్లు ఇప్పటికే జారీ చేయబడిందని మరియు పాత యూనిట్లు స్టాక్లో ఉంటాయని భావించబడుతుంది ఇప్పుడు LIFO మరియు FIFO మధ్య ఏ పద్ధతి మీకు ఎక్కువ లాభం ఇస్తుంది పెరుగుతున్న ధరల సందర్భంలో ఇది సాధారణ సందర్భం FIFO లో స్టాక్ విలువ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆస్తుల విలువ ఎక్కువగా ఉంటుంది లాభాలు కూడా ఎక్కువగా ఉంటాయి LIFO లో ఆస్తి విలువ తక్కువగా ఉంటుంది మరియు లాభం తక్కువగా ఉంటుంది ఇప్పుడు చాలా సందర్భాలలో కంపెనీలు లాభాలపై పన్ను చెల్లించాలి కాబట్టి వారు తక్కువ లాభం చూపించాలనుకుంటున్నారు కాబట్టి వారు LIFO ను ఇష్టపడతారు అయినప్పటికీ ఆదాయపు పన్ను అధికారులు సమానంగా స్మార్ట్ ఆదాయపు పన్ను అధికారులు LIFO పద్ధతిని ఉపయోగించటానికి అనుమతించరు సాధారణంగా FIFO పద్ధతిని చాలా మంది రెగ్యులేటరీ అధికారులు మాత్రమే అనుమతిస్తారు కానీ రెండు పద్ధతులను అర్థం చేసుకోవడం మరియు పోల్చడం ఆసక్తికరంగా ఉంటుంది ఇప్పుడు నేను రెండు వేర్వేరు కేసులను ఒకటి FIFO కోసం మరియు ఒకటి LIFO కోసం తీసుకున్నాను రెండు ఉదాహరణల కోసం LIFO మరియు FIFO ప్రకారం స్టాక్ను ఇప్పుడు లెక్కించమని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తాను అప్పుడు మీరు LIFO క్రింద మరియు FIFO క్రింద స్టాక్ యొక్క తులనాత్మక సంఖ్యను పొందవచ్చు ఇప్పుడు LIFO ఒక తీరుగా ఉంటే FIFO ఇంకో తీరుగా ఉంటుంది FIFO లో స్టాక్ విలువ సాధారణంగా ఎక్కువ ఉంటుంది LIFO లో ఇది తక్కువగా ఉంటుంది ఈ రెండు పద్ధతుల మధ్యస్థంగా ఉండే మరో పద్ధతి ఉంది ఆ పద్ధతిలో ఏమి జరుగుతుంది ఇక్కడ మనం వెయిటెడ్ యావరేజ్ లెక్కిస్తాము పాత లేదా క్రొత్త ధరలను మాత్రమే ఉపయోగించటానికి బదులుగా మనం వెయిటెడ్ యావరేజ్ లెక్కించాము కాబట్టి ఈ పద్ధతి ప్రకారం ఇన్వెంటరీ విలువ నెమ్మదిగా మారుతుంది వెయిటెడ్ యావరేజ్ ఫార్ములా సూత్రాన్ని చూడండి వెయిటెడ్ యావరేజ్ నిర్దిష్ట కాలంలో అమ్మకానికి అందుబాటులో ఉన్న వస్తువుల మొత్తం ధర నిర్దిష్ట కాలంలో అమ్మకానికి అందుబాటులో ఉన్న మొత్తం యూనిట్ల సంఖ్య ఇప్పుడు మనం సగటు ధరను పొందుతాము మీరు ఇప్పుడు ఉదాహరణను చూడవచ్చు ఇక్కడ కొనుగోలు చేసిన యూనిట్ల సంఖ్య ఒక యూనిట్ ధర మరియు కొనుగోలు మొత్తం ఇవ్వబడ్డాయి ఈ కాలంలో 3000 యూనిట్లు జారీ చేయబడ్డాయి కాబట్టి మనం చేసేది ఏమిటంటే మొత్తం కొనుగోలు ఖర్చులు 43000 కొనుగోలు చేసిన మొత్తం యూనిట్లు 3200 మనం 43000 3200 అని లెక్కిస్తే 13 44 వస్తుంది ఇది ఒక సగటు యూనిట్ ధర 3200 యూనిట్ల నుంచి 3000 యూనిట్లు జారీ చేస్తే మిగిలిన స్టాక్ 200 యూనిట్లు కాబట్టి 200 x 13 44 2688 మనకు వెయిటెడ్ యావరేజ్ పద్ధతి ప్రకారం మిగిలిన స్టాకు ధర రూ మీకు అర్థం అయిందని ఆశిస్తున్నాను వెయిటెడ్ యావరేజ్ పద్ధతి మంచిది ఎందుకంటే మీరు ఇష్యూ ధరను లెక్కించిన తర్వాత మీరు దానిని ఇష్యూ ధరగా చూపవచ్చు మరియు మీరు దాన్నే స్టాకు విలువను లెక్కించడానికి కూడా ఉపయోగించవచ్చు కాబట్టి మీరు ఇక్కడ చూడవచ్చు పాత యూనిట్ కొనుగోలు ధర రూ 10 మరియు చివరికి రూ 12 మరియు మధ్యలో హెచ్చుతగ్గులు ఉన్నాయి కాని మనము సగటున రూ 44 వెయిటెడ్ యావరేజ్ ధరను లెక్కించాము మరియు అది ఇష్యూ ధరగా తీసుకోబడింది మరియు ఇది ముగింపు స్టాక్ విలువగా కూడా తీసుకోబడింది కాబట్టి స్టాక్ ధర ఇక్కడ మార్చబడింది కానీ అకస్మాత్తుగా మారదు ఇది వెయిటెడ్ యావరేజ్ పద్ధతి యొక్క ప్రయోజనం చాలా మంది రెగ్యులేటరీ అధికారులు FIFO వాడకాన్ని అనుమతిస్తారు లేదా వెయిటెడ్ యావరేజ్ పద్ధతి ని అనుమతిస్తారు ఇప్పుడు తదుపరి పద్ధతి ఎడ్జెస్టడ్ సెల్లింగ్ ప్రైస్ సర్దుబాటు చేసిన అమ్మకపు ధర పద్ధతికి వెళ్దాం ఇప్పుడు ఏమి జరుగుతుందంటే చాలా సందర్భాల్లో ఎక్కువ రికార్డులు అందుబాటులో ఉండవు వందలాది వస్తువులు విక్రయించబడుతున్నాయి ఒక కిరణా దుకాణం తీసుకుంటే అనేక రకాల వస్తువులు 100 లేదా 500 వస్తువులు పైగా ఉంటాయి ప్రతిసారీ వస్తువులను కొనుగోలు చేసి విక్రయిస్తారు కాబట్టి స్టాక్ కీపర్ లేదా దుకాణదారుడికి ఖచ్చితమైన ధర మరియు తేదీ తెలియదు కాబట్టి ఇక్కడ మనము పరిమాణం మరియు ధరల గురించి చూస్తున్నాము అటువంటి సమాచారం అందుబాటులో ఉండకపోవచ్చు కాని నిర్దిష్ట కాలం చివరిలో అంటే మార్చి 31 న వారు అందుబాటులో ఉన్న వాస్తవ వస్తువులను లెక్కించగలరు కాబట్టి యూనిట్ల సంఖ్య మనకు తెలుస్తుంది కాని ఖర్చు మనకు తెలియదు అయినప్పటికీ అమ్మకపు ధర వారు తెలుసుకుంటారు చాలా రిటైల్ వస్తువుల ప్యాకేజీపై అమ్మకపు ధర వ్రాయవలసి ఉంటుంది కాబట్టి అమ్మకపు ధర తెలుసుకోవడం చాలా సులభం మొదట స్టాక్ యొక్క అమ్మకపు ధరను లెక్కిస్తారు కాని స్టాక్ను అమ్మకపు ధరలకు చూపించలేమని మనకు తెలుసు కాబట్టి మనము ఆ ధర నుండి లాభాల మార్జిన్ను తగ్గిస్తాము వివిధ రకాల ఉత్పత్తులపై లాభాల మార్జిన్ యొక్క అంచనాలు ఉంటాయి కాబట్టి వారు స్టాక్ జాబితా విలువను లాభాల మార్జిన్ ను స్టాక్ ధరను పొందుతారు ఇది ఒక అంచనా ఇది ఖచ్చితమైన విలువ కాదు కానీ అది సరైన విలువకు దగ్గరగా ఉంటుంది కాబట్టి చూద్దాం ఇక్కడ తేదీల వారీగా సమాచారం తెలియదు కానీ ఒక నిర్దిష్ట నెలలో వారు కొనుగోలు చేసిన వస్తువులు రవాణా ఖర్చు మరియు నిల్వ ఖర్చు తెలుసు ఇప్పుడు క్లోజింగ్ స్టాక్ యొక్క అమ్మకాలు మరియు అమ్మకపు ధర కూడా వారికి తెలుసు కానీ క్లోజింగ్ స్టాక్ యొక్క ఖచ్చితమైన ఖర్చు వారికి తెలియదు ఇప్పుడు మీరు నిర్దిష్ట కాలంలో జరిగిన అమ్మకాలు విలువ మరియు స్టాక్ అమ్మకపు ధరలను జోడిస్తారు కాబట్టి మొత్తం విలువ 60000 ఈ మొత్తం నుండి మనము వివిధ రకాల ఖర్చులను అంటే కొనుగోలు ఖర్చు రవాణా ఖర్చు మరియు నిల్వ ఖర్చు తీసివేస్తాము అప్పుడు 28000 స్థూల లాభం వస్తుంది ఇప్పుడు మొత్తం 60000 రూపాయలకు గానూ స్థూల లాభం రూ కాబట్టి 2800060000 లెక్కిస్తే స్థూల మార్జిన్ 46 67 శాతం ఇలా ప్రతి ఉత్పత్తి వస్తు శ్రేణి కి స్థూల మార్జిన్ లెక్కించబడుతుంది ఇది 46 67 శాతం కాబట్టి క్లోజింగ్ స్టాక్ యొక్క అమ్మకపు ధర 10000 మైనస్ 46 67 శాతం అంటే రూ 4667 అంటే మీకు ఇన్వెంటరీ విలువ 5333 గా లభిస్తుంది ఇది ఖచ్చితమైన విలువ తెలియని ఇన్వెంటరీ యొక్క అంచనా వ్యయం లాభం ప్రతికూలంగా ఉందని అనుకుందాం అంటే అమ్మకపు ధర కంటే ఖర్చు ఎక్కువ అప్పుడు మనము దానిని అమ్మకపు ధరగా చూపిస్తాము అయితే ఇక్కడ అంచనా వేయబడిన వ్యయం రూ 5333 మరియు అమ్మకపు ధర రూ 10000 కాబట్టి స్టాక్ విలువ ఇప్పుడు రూ 5333 గా ఉంటుంది ఇప్పుడు అమ్మకపు ధరను సర్దుబాటు చేసిన చివరి పద్ధతి అంత సరి అయిన పద్ధతి కాదు కానీ రికార్డులు అందుబాటులో లేని సందర్భాలలో ఈ పద్ధతి ఉపయోగించబడుతుంది కాబట్టి దీనితో మనము ఇన్వెంటరీ వాల్యుయేషన్ అంశాన్ని పూర్తి చేస్తామ మనము ప్రస్తుతము ఆతురుతలో వెళ్తున్నాము మరింత తెలుసుకోవాలనుకునే వారు చర్చా వేదికపై మరింత చర్చించమని వేర్వేరు సందర్భాల లో మరియు విభిన్న పరిస్థితులలో LIFO FIFO వెయిటెడ్ యావరేజ్ పద్ధతిలో ఇన్వెంటరీ ధరలు ఎలా వస్తాయో పరిశీలించండి కాబట్టి మీరు చేయవలసిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ స్వంత వార్షిక నివేదికకు వెళ్లి కంపెనీ ఏ పద్ధతిని ఉపయోగిస్తుందో పరిశీలించండి వారు జాబితాపై ఒక గమనికను వ్రాస్తారు మరియు వారు జాబితా మదింపు కోసం ఉపయోగిస్తున్న పద్ధతిని కూడా ఇస్తారు మరియు అది ఇన్వెంటరీ వాల్యుయేషన్ గురించి మీకు మరింత అవగాహన వస్తుంది మీకు సెషన్లన్నీ నచ్చాయని మీకు అంశాలు బాగా అర్థం అయ్యాయి అని నేను ఆశిస్తున్నాను